మనం చర్చిస్తున్నది ఏమిటంటే నేటి ప్రపంచంలో కస్టమర్ ఒక పెద్ద హోటల్ ఒక ప్రపంచ హోటల్ చైన్ చూస్తాడు కాబట్టి హయత్ లేదా హాలిడే ఇన్ లేదా మారియట్ మరియు కస్టమర్ ఈ స్థాయి హోటల్ చైన్ నుండి ఒక నిర్దిష్ట స్థాయి సేవా స్థాయి కస్టమర్ ఆదరణలో కొంత శ్రేష్ఠత ఒక నిర్దిష్ట స్థాయి కార్యాచరణ సామర్థ్య విలువ ఒక నిర్దిష్ట స్థాయి విశిష్టత అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నారు ఈ కస్టమర్ల అంచనాలను అన్నీ ఒక ఏకశిలా సంస్థ ద్వారా తీర్చలేము కానీ మేము ఒక సేవా ఎకోసిస్టంపర్యావరణ వ్యవస్థ అని పిలుస్తాము అంటే ఈ గ్లోబల్ హోటల్ చైన్ వాస్తవానికి అనేక రకాల సేవా ప్రదాత లేదా సేవా కేంద్రాల కలయికగా ఉంటుంది లేదా సేవా సంస్థలు వాటిలో కొన్ని ఈ హోటల్ చైన్ యాజమాన్యంలో ఉండవచ్చు మరియు వాటిలో చాలా వరకు ఈ హోటల్ చైన్ యాజమాన్యంలో ఉండకపోవచ్చు కానీ అవి ఈ రాశిలో భాగంగా ఉంటాయి కాబట్టి వారు సేవ BPO యొక్క బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ నిపుణుల కంపెనీలు వీటి కలయికతో కస్టమర్ల అంచనాలను అందుకుంటారు ఈ నక్షత్రరాశి నిర్మాణం లేదా నెట్వర్క్ ఏర్పడటం మేము గత సెషన్లో చర్చించినది వాస్తవానికి వ్యయ మధ్యవర్తి కార్మిక మధ్యవర్తిత్వ కారణాల వల్ల నడపబడుతోంది తర్వాత అది ప్రక్రియ శ్రేష్ఠత అభివృద్ధికి మరియు ఆ భాగస్వాములకు విలువను అందించే యుగానికి వెళ్లింది వారు నాటకానికి అత్యున్నత నైపుణ్యాన్ని తీసుకురాగలరు కానీ గత సెషన్లో మేము ఇప్పుడు ఒక విబేధ స్థితిలో ఉన్నామని చర్చించాము ఇక్కడ నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ నిపుణులు కొత్త స్థాయి సేవా శ్రేష్ఠతను సృష్టించవచ్చు మరియు బహుశా మనం ఇంతకు ముందు చూడని కొత్త రకాల సేవలను సృష్టించవచ్చు కాబట్టి నేటి సెషన్లో సేవా పర్యావరణ వ్యవస్థ మరియు సేవల నెట్వర్కింగ్ సేవా ఆవిష్కరణకు ఎలా దారితీస్తాయనే దానిపై దృష్టి పెట్టబోతున్నాం కాబట్టి ఈ సేవలను నేను నాలుగు ఈబే ఎయిర్ ఆసియా ఫ్లిప్ కార్ట్ గానా ఎంచుకున్నాను వీరందరూ మొదటిసారి మోడల్ను ఉపయోగించరు వారందరూ ప్రధాన ఆవిష్కర్తలు కాదు వాటిలో కొన్ని ఈబే లాంటివి వారు ఈ మొత్తం ఆన్లైన్ వేలాన్ని కొత్త చెల్లింపు పద్ధతిగా మరియు కొత్త రకం వాణిజ్యం యొక్క కొత్త పద్ధతిగా సృష్టించారు దీనిని తరచుగా C నుండి C కస్టమర్ టు కస్టమర్ అని పిలుస్తారు కాబట్టి eBay ఒక ప్లాట్ఫారమ్ను అందిస్తుంది ఇది ఒక తరగతి కస్టమర్లు మరొక తరగతి కస్టమర్లతో వాణిజ్యం చేయడానికి వీలు కల్పిస్తుంది ఇది చాలా ఆధునిక పద్ధతిలో పాత బార్టర్మార్పిడి ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్దిష్ట సంస్కరణను తీసుకువచ్చింది కాబట్టి అనేక రకాల అస్పష్టమైన అత్యంత ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి నేడు ఈ వస్తువులలో వాణిజ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారింది ఎందుకంటే eBay ద్వారా సృష్టించబడిన ఈ ప్రత్యేకమైన సేవా వేదిక అదేవిధంగా ఎయిర్ ఏషియా తక్కువ ధరకే కాకుండా సాపేక్షంగా తెలియని ప్రదేశాలకు నెట్వర్క్ వ్యాప్తి వంటి వివిధ ఇతర అంశాల ఆధారంగా కొత్త విమాన మార్గాన్ని సృష్టించింది పర్యాటకం మరియు వివిధ ఇతర దేశాల ప్రయోజనాల కోసం మొత్తం దేశాలకు టూరిజం ప్రయోజనాలను అందించింది భారతదేశంలో ఫ్లిప్ కార్ట్ ఇది కొంతవరకు అమెజాన్ వంటి కంపెనీలు సృష్టించిన మోడల్ను ఉపయోగిస్తోంది కానీ చాలా మంది భారతీయ కస్టమర్లు ఈ కామర్స్లో పాల్గొనడం లేదని తెలుసుకున్న క్యాష్ ఆన్ డెలివరీ వంటి కొన్ని సాధారణ ఆవిష్కరణలు మీకు తెలుసా ఎందుకంటే వారి వద్ద క్రెడిట్ కార్డులు లేవు లేదా నెట్లో క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉపయోగించడం వారికి అంత సౌకర్యంగా లేదు కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు దాదాపు ఒక పరిశ్రమ ప్రమాణంగా మారింది అయితే కొన్ని కంపెనీలు మొదట ప్రవేశపెట్టినప్పుడు వాటిలో ఒక లీడర్ ఫ్లిప్ కార్ట్ కొత్త నమూనాను సృష్టించింది ఇది పెద్ద సంఖ్యలో వినియోగదారులకు మార్కెట్ని తెరిచింది మరియు సాధారణంగా ఈ పెద్ద విజృంభణకు దోహదపడింది ఐట్యూన్స్తో ఆపిల్ ప్రవేశపెట్టిన మాదిరిగానే భారతదేశంలో లేదా గానాలో ఇ రిటైలింగ్ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నాము కానీ ఇది సంగీతాన్ని కొనడానికి లేదా ఆస్వాదించడానికి కొత్త మార్గం బహుశా కొనుగోలు చేయకపోవచ్చు కానీ ప్రాథమికంగా కొత్త పద్ధతిలో సంగీత వినియోగం కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే సర్వీస్ నెట్వర్కింగ్ మరియు అవుట్సోర్సింగ్ లేదా సర్వీస్ ప్రొవైడర్ల కూటమి కస్టమర్ ముందు కలిసి పనిచేయడం వలన ఆపరేషనల్ ఖర్చులు వేగంగా తగ్గుతాయి ఇవి ఆశించిన లాభాలు కానీ ఇది ఇప్పటికే జరిగింది ఇది మన ముందు జరుగుతోంది గత సెషన్లో మేము చర్చించిన స్థిర వ్యయాలను వేరియబుల్ ఖర్చులుగా మార్చే సామర్థ్యం ప్రధాన సామర్థ్యాలు మరియు ప్రాప్యతపై దృష్టి పెట్టే సామర్థ్యం ఇది చాలా ముఖ్యమైన భాగం ప్రతి విషయంలో ప్రాప్యత ప్రముఖ సామర్థ్యం మరియు నైపుణ్యం కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నది కాబట్టి అతి తక్కువ ధరకే ప్రొవైడర్ యొక్క రాశి లేదా నెట్వర్క్ లేదా పర్యావరణ వ్యవస్థ కాదు అత్యల్ప ధరలో అత్యుత్తమ నిపుణుల పర్యావరణ వ్యవస్థ కాబట్టి ఇది అజేయమైన కలయికను సృష్టిస్తోంది ఇది సర్వీసుల విస్తృత వర్గీకరణకు అనుగుణంగా ఉంటుంది ఇక్కడ వ్యాపారం నుండి వ్యాపార సేవలు సాంప్రదాయంగా నాలెడ్జ్ ఇంటెన్సివ్ బిజినెస్ సర్వీసెస్ బిజినెస్ సర్వీసెస్ ఇవి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఐటి కన్సల్టెన్సీ మొదలైనవి చట్టపరమైన సలహా శిక్షణ మొదలైనవి వినియోగదారుల సేవలు దుకాణాలు హోటళ్లు బ్యాంకింగ్ వ్యక్తిగత సంరక్షణ అందం సంరక్షణ వాటిలో కొన్ని అంతర్గతవి కొన్ని ప్రజా సేవలు కొన్ని లాభ సేవల కోసం కాదు ఈ కోర్సులో మేము మొదటి నుండి చర్చిస్తున్న వివిధ రకాల సేవలన్నీ ఇవే అయితే ఈ డొమైన్లన్నీ ఇప్పుడు సర్వీస్ నెట్వర్క్లు మరియు సర్వీస్ ఎకో సిస్టమ్ల కోసం తెరిచి ఉన్నాయని హైలైట్ చేయడం ద్వారా దీన్ని మీ ముందు ఉంచడం యొక్క ఉద్దేశ్యం కాబట్టి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కోసం చాలా ఉన్నత స్థాయి జ్ఞాన ఇంటెన్సివ్ బిజినెస్ సర్వీసులు కూడా సంస్థలో నైపుణ్యం కలిగిన కొన్ని కేంద్రాలను కలిగి ఉండవచ్చు కానీ వాస్తవానికి ఆ సంస్థ యొక్క IT భాగాన్ని అందించే ప్రత్యేక నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయవచ్చు కాబట్టి నెట్వర్కింగ్ భావన సర్వీసు ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అత్యుత్తమ నైపుణ్యంతో అత్యల్ప ఖర్చుతో పూర్తి కొత్త తరాల సేవలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ కొత్త తరం సేవలకు సాంకేతికత అత్యంత ముఖ్యమైన ఎనేబుల్ అవుతుంది కాబట్టి మేము eBay లేదా పాలసీబజార్ com వంటి సేవలను చూస్తాము ఇది భీమా యొక్క ప్రత్యేకమైన తులనాత్మక సేవ అని మీకు తెలుసు కాబట్టి ప్రజలు ఈరోజు బీమాను కొనుగోలు చేయవచ్చు ఒకప్పటి ప్రభావంతో కాదు బీమా ఏజెంట్లు మిమ్మల్ని అధిక ఒత్తిడి అమ్మకం వ్యూహాల కింద పెట్టారు కానీ ఈ రోజు కస్టమర్ మీకు అందించిన విస్తృతమైన తులనాత్మక విలువ పరిశోధన ఆధారంగా తన స్వంత నిర్ణయం తీసుకుంటారు ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా అతనికి లేదా ఆమెకు అందించబడుతుంది లేదా మేము eBay వంటి సేవలను కలిగి ఉంటాము నేను ఇప్పుడు చర్చిస్తున్నట్లుగా ఇది ఒక కొత్త తరగతి వాణిజ్యాన్ని సృష్టించింది ఇది వినియోగదారునికి వినియోగదారుడు లేదా కస్టమర్ నుండి కస్టమర్ వాణిజ్యం మరియు వారు నిజానికి ఏకశిలా సేవ కాదు PayPal తో సహా సేవల నెట్వర్క్ కూడా ఉంది స్కైప్ వారి మొత్తం సేవా ప్యాకేజీలో చాలా ముఖ్యమైన భాగాన్ని అందిస్తోంది కానీ అవి విభిన్న సేవా ఎక్సలెన్స్ కేంద్రాలు వారు ఒకే యాజమాన్య నిర్మాణంలో కొనుగోలు చేయబడవచ్చు లేదా కొంత భాగం ఉండవచ్చు కానీ కీలకమైన విషయం ఏమిటంటే అవి వాస్తవానికి విభిన్న నైపుణ్యం కేంద్రాలతో కలిసి వస్తున్నాయి కాబట్టి ఇది మీ ముందు ఉన్న చార్ట్ కాబట్టి eBay పరిశ్రమ రంగం ఆన్లైన్ వేలం కొత్త సేవ కొత్త వ్యాపార నమూనా అనేది వ్యక్తిగత వినియోగదారుల సంఘం ద్వారా కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ఒక కొత్త మార్గం లేదా మనం ఇప్పుడు C నుండి C ఎయిర్ ఏషియా అని పిలుస్తున్నాము విమాన ప్రయాణాన్ని వినియోగించే కొత్త మార్గం నో ఫ్రిల్స్ సర్వీస్ మరియు ఎకానమీకి ప్రాధాన్యత ఫ్లిప్ కార్ట్ ఒక ఇ రిటైలర్ లేదా ఇ టైలర్ అని వారు పిలిచారు ఈరోజు వస్తువులు లేదా వివిధ రకాలైన అన్ని రకాల వస్తువులను కొనడానికి కొత్త మార్గం లేదా ఐ ట్యూన్ మ్యూజిక్ రిటైలర్ మ్యూజిక్ లేదా గూగుల్ ఇంటర్నెట్ను కొనుగోలు చేయడానికి మరియు డౌన్లోడ్ చేయడానికి కొత్త మార్గం శోధన యంత్రము నేను ఇప్పుడు ఇక్కడ రెండు ప్రశ్న గుర్తులలో పేరుని చేర్చాను పేరు ఫుడ్ పాండా మరియు మీ అసైన్మెంట్ ఏమిటంటే ఈ కంపెనీ పనిని అర్థం చేసుకోవడం ఈ కంపెనీ గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు ఎందుకంటే వారు ఇప్పుడు అన్ని రకాల ఎలక్ట్రానిక్ మీడియాలో భారీగా ప్రకటనలు చేస్తున్నారు కానీ నేను మీరు చేయాలని కోరుకుంటున్నది ఏమిటంటే మీరు ఎలా పెట్టారో మీరు పరిశ్రమ సెక్టార్ మ్యాప్లో ఫుడ్ పాండాను ఎక్కడ పెట్టారో గుర్తించడం వారి పరిశ్రమ రంగం ఏమిటి ఈ టెక్నాలజీ మరియు సర్వీస్ ఇంటర్ప్లే కారణంగా సేవా పరిశ్రమలో కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయని మీరు బహుశా కనుగొంటారు ఈ వివరణలో ఈబే మాదిరిగానే ఈ కొత్త సేవ కొత్త వ్యాపార నమూనాలో మేము వ్యక్తిగత వినియోగదారుల సంఘం ద్వారా కొనుగోలు మరియు విక్రయానికి కొత్త మార్గాన్ని ఉంచామని కూడా మీరు వివరించాలనుకుంటున్నాను ఫుడ్ పాండా కొత్త సర్వీస్ కొత్త వ్యాపార నమూనాను మీరు ఎలా వివరిస్తారు కాబట్టి ఈ చార్ట్లోని రెండు ఖాళీలు మీరు పూరించాలి మరియు అది మీ అసైన్మెంట్ కాబట్టి మేము ఇంతకు ముందు Ansoff మాతృకను ఉపయోగించామని గుర్తుంచుకోండి ఇది ఇప్పటికే ఉన్న ఉత్పత్తి లేదా ఇప్పటికే ఉన్న సేవ మరియు కొత్త సేవ మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లు మరియు కొత్త కస్టమర్లు కాబట్టి అదే వర్గీకరణ ఇప్పుడు వర్తిస్తుంది కానీ ఈ ఆవిష్కరణ అనేక సార్లు అంతర్గత ప్రక్రియ ద్వారా నడపబడుతుందని మేము గుర్తించాము మరియు ఎక్కువగా ఇవి నెట్వర్క్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు చదువుకుంటే అమెజాన్ ఒక కంపెనీ కానీ ఇది వాస్తవానికి వినియోగదారుల భారీ నెట్వర్క్తో సరఫరాదారుల ప్రపంచవ్యాప్తంగా భారీ నెట్వర్క్ను నిర్వహిస్తోంది కాబట్టి వారి బిజినెస్ మోడల్ చాలా మందికి కనెక్ట్ అయ్యే సామర్ధ్యంలో ఉంది ఇది బిజినెస్ మోడల్ మరియు ఆ బిజినెస్ మోడల్ నేడు ఆవిష్కరణ లేదా కొత్త సర్వీస్ని వర్గీకరించే విధంగా కొత్త కోణాలను జోడిస్తోంది కాబట్టి ఈరోజు సేవలు మునుపటి సెషన్లో నేను పేర్కొన్న మాలిక్యులరైజ్ చేయబడుతున్నాయి మరియు అవన్నీ వినియోగదారునితో ముడిపడి ఉన్నాయి అవి చక్కని చక్కని ప్యాకేజీగా ఉండవచ్చు కానీ అంతర్గతంగా ఇది ఒక వాచ్ లాగా అంతర్గతంగా అనేక మెకానిజమ్లు పనిచేస్తున్నాయి కలిసి అదేవిధంగా ఒక సేవ బాహ్యంగా మీ ముందు ఒక సంస్థగా ఉండవచ్చు కానీ అంతర్గతంగా ఒకదానితో ఒకటి నెట్వర్క్ చేయబడిన సేవలు ఉన్నాయి వినియోగదారుగా సహ సృష్టికర్తగా కొత్త ఉత్పత్తి అభివృద్ధిలో కస్టమర్ పాత్ర ఉంది కానీ సేవలో ఉన్న కస్టమర్ ప్రక్రియలో భాగం ఇది మేము ఇంతకు ముందు చర్చించాము కానీ బ్లూప్రింటింగ్ నుండి రియల్ టైమ్ మార్కెట్ పరిశోధన వరకు సర్వీస్ డెలివరీ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో నేను దానిని మీ ముందుకి తీసుకువస్తున్నాను ప్రత్యక్ష మార్గం సంభాషణను సులభతరం చేసే మార్గంలో నడవండి కాబట్టి ఆలోచన దశ లేదా ప్రణాళిక దశ నుండి తుది డెలివరీ వరకు మరియు కస్టమర్తో పాటు డెలివరీ నాణ్యతను గ్రహించడం ద్వారా మేము అనేక ఆసక్తికరమైన కొత్త సేవలను సృష్టించవచ్చు ఉదాహరణకు ఈ వివాహంలో మీరు భారతీయ వివాహాలు సాంప్రదాయ భారతీయ వివాహాలు మరియు ఇంతకు ముందు ఎంతమంది చిన్న సర్వీస్ ప్రొవైడర్లు వచ్చి వివిధ రకాల సేవలను అందిస్తున్నారు అది క్యాటరింగ్ సర్వీస్ అయినా పూల ఏర్పాటు సేవ అయినా ఇది సంగీత సేవ అయినా మతపరమైన సేవ అయినా వివిధ సేవా ప్రదాతలు సేవ యొక్క విభిన్న అంశాలను అందిస్తారు వీటిని మీరు అధ్యయనం చేయాలని నేను కోరుకుంటున్నాను కానీ ఈ రోజు నేను ఈ అంశంపై ఆలోచించే అనేక సినిమాలు కూడా ఉన్నాయి ఆ బ్యాండ్ బాజా బరాత్ లేదా ఆ సినిమా పేరు ఏదైనా సరే అవి ఈరోజు ఎలా పనిచేయడం లేదో మీరు చూస్తారు అనేకమంది వ్యక్తిగత సర్వీస్ ప్రొవైడర్లు కలిసి పనిచేయడం వల్ల ఈరోజు మంచి భారతీయ వివాహం జరగదు కానీ ఇది ఒక సర్వీస్ ఎకోసిస్టమ్ లాగా జరుగుతుంది సేవా పర్యావరణ వ్యవస్థగా మనం చర్చిస్తున్నది ఈబే లేదా ఆపిల్ ఇట్యూన్ అధ్యయనం చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు కానీ నేటి పెద్ద ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ను అధ్యయనం చేయడం ద్వారా మరియు సమకాలీకరించడం మరియు విభిన్న సర్వీస్ సేవలను ఆహ్లాదకరమైన సేవలను సర్వీస్ ప్రొవైడర్లు వీటన్నిటినీ కలిపి ముందుకు తీసుకు రావడం కూడా బాగా అర్థం చేసుకోవచ్చని నేను భావిస్తున్నాను కానీ సేవ యొక్క చాలా ఆనందించదగిన ప్యాకేజీ మరియు మీరు సాంప్రదాయ భారతీయ వివాహాన్ని అధ్యయనం చేయవచ్చని మరియు సర్వీస్ ఎక్సలెన్స్ యొక్క కొత్త కోణాలను సృష్టించే సేవా పర్యావరణ వ్యవస్థ ఎకోసిస్టం ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవచ్చని నేను చేస్తున్న ప్రకటనపై మీరు మీ అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుంది